ఇంతకు ముందు నేను స్టార్ డెల్టా పరివర్తన లేదా డెల్టా స్టార్ పరివర్తన గురించి మాట్లాడాను కాబట్టి దీన్ని ఇక్కడ ఎలా మిళితం చేస్తారో కొంచెం ఈ విషయాలు ఎలా ఉన్నాయో చూద్దాం కాబట్టిమీరు ఈ సర్క్యూట్ ను చూస్తే ఉదాహరణకు చిత్రం 2 40 లో ఒక బ్రిడ్జ్ సర్క్యూట్ ఇవ్వబడింది అని అనుకుందాం కాబట్టి R1 నుండి R6 రెసిస్టెన్స్ ఎలా కలపాలి ఇప్పుడు సాధారణ బ్రిడ్జ్ సర్క్యూట్ ఉందని చెప్పండి మరియు ఇక్కడ రెసిస్టెన్స్ R1 R2 R3 R4 R5 R6 ఉన్నాయి కాబట్టి R1 నుండి R6 రెసిస్టెన్స్ ఎలా కలపాలి కాబట్టి ఆ సందర్భంలో వాటి కనెక్షన్లు బట్టి సిరీస్ పారలెల్ కలయికను పొందడం కష్టమవుతుంది కాబట్టి ఒక 3 టెర్మినల్ ఈక్వివలెంట్ నెట్వర్క్ ఉపయోగించి మీరు సరళీకృతం చేస్తారు సాధారణంగా మనం 3 టెర్మినల్ ఈక్వివలెంట్ నెట్వర్క్ ను తీసుకుంటాం ఉదాహరణకు కొంచం వేచివుండండి కాబట్టి3 టెర్మినల్ అంటే ప్రాథమికంగా ఈ 2 టెర్మినల్స్ కామన్ గా ఉంటాయి ఈ 2 టెర్మినల్స్ వాస్తవానికి కామన్ఉమ్మడి గా ఉన్నాయి చూడండి ప్రాథమికంగా ఇది 1 టెర్మినల్ మరియు ఇది 3 టెర్మినల్ మరియు 2 మరియు 4 ఎందుకంటే ప్రాథమికంగా ఇది కామన్ టెర్మినల్ కాబట్టి ఇది 4 టెర్మినల్ కాదు అది 3 టెర్మినల్ రెసిస్టెన్స్స్ R1 R2మరియు R3 ఇవ్వబడ్డాయి దీనిని ఈ విధంగా గీస్తే దీనిని స్టార్ కనెక్ట్ అని పిలుస్తారు అదే సర్క్యూట్ దానిని విస్తరించి అదే సర్క్యూట్ లాగా చేస్తే రెండూ ఒకేలా ఉంటాయి దీనిని కొన్నిసార్లు ఇక్కడ T నెట్వర్క్ అని కూడా పిలుస్తారు ఇక్కడ కూడా R1 R2మరియు R3 ఇవ్వబడ్డాయి ఈ పాయింట్ ఈ పాయింట్ను విస్తరించి ఈ విధంగా గీయండి ఇది కొన్నిసార్లు T నెట్వర్క్ అని పిలుస్తారు ఇవి రెండూ ఒకేలా ఉంటాయి కాబట్టి ఇది సాధారణంగా 3 టెర్మినల్ఇది కామన్ టెర్మినల్ ఎందుకంటే 2 మరియు 4 ఒక కామన్ టెర్మినల్ కాబట్టి నేను దానిని శుభ్రం చేస్తాను కాబట్టి ఇది స్టార్ నెట్వర్క్ కొన్నిసార్లు T నెట్వర్క్ అని కూడా పిలుస్తారు మరియు ఇది T నెట్వర్క్ కాబట్టి మరొక విషయం డెల్టా లేదా పై నెట్వర్క్ కాబట్టి ఇది వాస్తవానికి ఇది కొన్నిసార్లు ఇక్కడ డెల్టా నెట్వర్క్ అని కూడా పిలుస్తారు ఇక్కడ కూడా 2 మరియు 4 కామన్ టెర్మినల్ ఇక్కడ కూడా ఈ 2 మరియు 4 ఇది కామన్ టెర్మినల్ కాబట్టి ఇది ప్రాథమికంగా 3 టెర్మినల్ మరియు ఇది వాస్తవానికి ఇది 23 4 ఇది గుర్తించబడింది కానీ ఇది ప్రాథమికంగా 3 టెర్మినల్ మరియు ఈ పాయింట్ను ఎక్కడో ఒకచోట తీసుకువస్తే మరియు ఈ పాయింట్ను ఎక్కడో ఒకచోట తీసుకురండి ఇది pi నెట్వర్క్ లాగా ఉంటుంది కాబట్టి ఇది కామన్ కాబట్టి ఇది ఒక కామన్ పాయింట్ కాబట్టి ఇది పై నెట్వర్క్ రెండూ ఒకేలా ఉన్నట్లు కనిపిస్తోంది రెండూ ఒకేలా ఉంటాయి కొన్నిసార్లు ఇది డెల్టా నెట్వర్క్ అని పిలుస్తారు మరియు ఇది కొన్నిసార్లు పై నెట్వర్క్ అని పిలుస్తారు కానీ రెండూ ఒకే విధంగా ఉంటాయి కాబట్టి ఇది డెల్టా నెట్వర్క్ మరియు ఈ పై నెట్వర్క్ అని వ్రాయబడింది కాబట్టి ప్రాథమికంగా స్టార్ నుండి డెల్టా కి మరియు డెల్టా నుండి స్టార్ కి ఎలా కన్వర్ట్ చేయాలి కాబట్టి ఇది ఎలా చేయాలి కొంచం వేచివుండండి ఇప్పుడు డెల్టా నుండి స్టార్ కన్వర్షన్ ఈ సందర్భంలో మనం ఇప్పటికే ఉన్న డెల్టా నెట్వర్క్లో స్టార్ నెట్వర్క్ ను పెట్టాలి మరియు మీరు డెల్టా నుండి స్టార్ కన్వర్షన్ కి వెళ్ళినప్పుడు స్టార్ నెట్వర్క్ లో ఈక్వివలెంట్ రెసిస్టెన్స్స్ ను కనుగొనాలి కాబట్టి స్టార్ నెట్వర్క్ లో ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ ను పొందటానికి T నెట్వర్క్ లోని నోడ్స్ జత ల మధ్య రెసిస్టెన్స్ 'పై' నెట్వర్క్ లోని నోడ్స్ జత ల మధ్య రెసిస్టెన్స్ సమానం గా ఉంటుంది అవి ఎలా కనిపిస్తాయో తెలుసా ఇప్పుడు వీటిని మొదట తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం ఉదాహరణకు టెర్మినల్స్ 1 మరియు 2 నెట్వర్క్ కోసం టెర్మినల్స్ 1 మరియు 2 కోసం మీరు స్టార్ నెట్వర్క్ కు వెళితే టెర్మినల్స్ 1 మరియు 2 2 మరియు 4 కామన్ కాబట్టి 2 మరియు 4 కామన్ అని నేను ఇక్కడ చూపిస్తున్నాను అంటేదీనిని ఈ వైపు ఎలా చేద్దాం అంటే ఈ వైపు గురించి మరచిపోండి R12 తీసుకోండి అంటే R12 ఈ వైపు తెరిచినప్పుడు ఈ వైపు తెరిచి ఉంటుంది కాబట్టి R12 వాస్తవానికి R1 R 3 అవుతుంది ఎందుకంటే ఇది R1 మరియు ఇది R 3 కాబట్టి R12 R1 R 3 అవుతుంది కాబట్టి దాన్ని శుభ్రం చేద్దాం కాబట్టి R12స్టార్ R1 R 3 అవుతుంది ఇది స్టార్ కనెక్షన్ కోసం R12స్టార్ ఇప్పుడు R12డెల్టా ను చూస్తే డెల్టా కొరకు మళ్ళీ ఇక్కడకు రండి మీరు R12డెల్టా కి వచ్చినప్పుడు ఈ విషయం గురించి మరచిపోండి ఇక్కడ ఈ వైపు ఏమీ అనుసంధానించబడలేదు అంటే ఇక్కడ చూస్తే డెల్టా కనెక్షన్ కోసం R12డెల్టా ను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే అంటే Rc మరియు Ra అవి సిరీస్లో ఉన్నాయి అంటేRa Rc Rb తో పారలెల్ గా వుంది అంటే దీన్ని Ra Rc గా వ్రాయవచ్చు ఈ 2 సిరీస్ లో వున్నాయి Ra Rc ఇది Rb తో పారలెల్ గా వుంది వీటికి పారలెల్ గా Rb అని అర్ధం అంటే R12డెల్టా Ra RcRb Ra Rc Rb కాబట్టి R12 ను పరిగణిస్తే దయచేసి ఇక్కడ దేనినీ పరిగణించవద్దు ఇది కేవలం Ra మరియు Rc ఇది తెరిచి ఉంది కాబట్టి ఈ వైపు ఏమీ లేదు మరియు కాబట్టి Ra Rc అవి సీరీస్ లో ఉన్నాయి దీనికి ఆ Rb పారలెల్ లో ఉన్నాయి కాబట్టిఇది Ra RcRb Ra Rc Rb ఉంటుంది కాబట్టి దానిని శుభ్రపరచి మరియు దానికి వెళ్దాం కాబట్టిదానికి వస్తే క్షమించండి R12డెల్టా Ra Rc తో Rb సమాంతరం గా ఉంటుంది అంటేRa RcRb Ra Rc Rb ఇప్పుడు రెండు ఒకే లా ఉన్నాయి R12స్టార్ మరియు R12డెల్టా రెండూ సమానంగా ఉంటాయి R12స్టార్ R12డెల్టా గా అమర్చాలి మీరు ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ ను కనుగొనవలసి ఉంటుంది కాబట్టి అవి సమానంగా ఉంటాయి అందువలనR12 R1 R3 Ra RcRb Ra Rc Rb ఉంటుంది ఇది సమీకరణం 42 ఇవన్నీ సమీకరణం 4041 ఇవ్వబడ్డాయి కాబట్టి ఒక సమీకరణం మనకి R1 R3 ఈ విధంగా వచ్చింది అదేవిధంగా R13 ఈ సర్క్యూట్ కు వచ్చినప్పుడు R13 దీనికి వచ్చినప్పుడు R13కొంచెం వేచివుండండి ఇది 1 మరియు ఇది 3 ఈ R13 ను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే వాస్తవానికి R13స్టార్ ప్రాథమికంగా R1 R2 తప్ప మరొకటి కాదు కానీ ఎందుకంటే మరొక వైపు ఏమీ లేదు అది ఓపెన్ కాబట్టి అది R1 R2 R1 మరియు R2 ఇది మీ R13 ఇది స్టార్ కోసం మరియు డెల్టా వ్రాసేటప్పుడు దీనిని శుభ్రం చేద్దాం మీరు డెల్టా కు వచ్చినప్పుడు ఇక్కడ మీరు R13 ను కనుగొనాలంటే నన్ను గుర్తుపెట్టనివ్వండి ఇది 1 మరియు ఇది 3 మీరు R13 కు వచ్చినప్పుడు Ra మరియు Rb సిరీస్లో ఉంటాయి కాబట్టిR13డెల్టా Ra Rb ఈ రెండు సీరీస్ లో ఉన్నాయి ఇది ఈ రెండు Rc తో పారలెల్ గా ఉన్నాయి అంటే ఇది Ra Rb Rc Ra Rc Rb ఎందుకంటే మీరు 1 మరియు 3 తీసుకున్నప్పుడు ఈ Rb మరియు Ra సిరీస్ లో ఉన్నాయి కాబట్టి దానిని శుభ్రపరచనివ్వండి R13 తీసుకున్నప్పుడు Ra మరియు Rb సిరీస్ లో ఉన్నాయి Ra Rb ఈ Ra Rb Rc తో పారలెల్ గా ఉంటుంది R13డెల్టా Ra Rb Rc Ra Rc Rb తద్వారా మీరు ఈ సమీకరణం R13 R1 R2 Ra Rb Rc Ra Rc Rb గా వ్రాస్తున్నారు ఇది సమీకరణం 43 అదేవిధంగా మూడవది R 34 కూడా నేను మళ్ళీ పునరావృతం చేయనవసరం లేదు మీరు తెలుసుకోవచ్చు అదేవిధంగాR 34 చేస్తే అది R2 R3 Rb Rc Ra Ra Rc Rbఅవుతుంది కాబట్టి ఎందుకంటే Rb మరియు Rc సిరీస్లో ఉంటాయి కాబట్టి Rb Rc Ra తో పారలెల్ గా ఉంటుంది కాబట్టిసమీకరణం 4243 మరియు 44 ను పరిశీలిస్తే మీకు 3 తెలియనివి మరియు 3 సమీకరణాలు ఉన్నాయి కాబట్టి నేను నేరుగా పరిష్కారాన్ని వ్రాస్తున్నాను కానీ కావాలనుకుంటే మీరు స్వంతంగా పరిష్కరించడానికి ప్రయత్నించవచ్చు కానీ వాస్తవానికి కొన్ని టెక్నిక్ అవసరం లేదని నేను చెప్పాను దానిని మెమరీలో ఉంచవచ్చు కాబట్టిR1R2 మరియు R3 కోసం మీరు 4243 మరియు 44 ను పరిష్కరిస్తే R1 Rb Rc Ra Rb Rc R2 Rc Ra Ra Rb Rc మరియు R3 Ra Rb Ra Rb Rc ను పొందుతారు కాబట్టి దీనిని ఎలా గుర్తుంచుకోవాలి కాబట్టి డెల్టా నుండి స్టార్ పరివర్తన ఎలా గుర్తుంచుకోవాలి దీనికి తిరిగి వెళ్ళండి దీనిని చూస్తే R1R2 మరియు R3 ఇప్పుడు ఇక్కడ Rb Rc R a ఒకవేళ స్టార్ ను డెల్టా మీద పెడితే అది ఎలా కనిపిస్తుంది దానిని చూస్తే అది సరిపోలుతుందని ఆశిస్తున్నాము కొంచెం వేచివుండండి దీనిని చూస్తే ఇది R1R2 మరియు R3 ఇప్పుడుకొంచం వేచివుండండి ఇది వాస్తవానికి దీనిని కనుగొనేందుకు ప్రయత్నించండి ఇది వాస్తవానికి R1 ఇది వాస్తవానికి R2 ఇది వాస్తవానికి R3 ఉంది కాబట్టి దానిని చూస్తే R1 అనేది మరియు ఇది డెల్టా కాబట్టి దీని ప్రకారం R1 Rb Rc Ra Rb Rc అంటే R1 తీసుకున్నప్పుడు ఈ 2 రెసిస్టెన్స్ ల ప్రక్కనే ఉన్న బ్రాంచ్ యొక్క గుణకారాన్ని Ra Rb Rc తో భాగించబడుతుంది అదేవిధంగాR2 అనేది 2 రెసిస్టెన్స్ ప్రక్కనే ఉన్న బ్రాంచ్ యొక్క గుణకారం Ra Rc ను Ra Rb Rc తో భాగించబడినది అదేవిధంగా R3 అనేది 2 రెసిస్టెన్స్ ప్రక్కనే ఉన్న బ్రాంచ్ యొక్క గుణకారం Ra Rb ను Ra Rb Rc తో భాగించబడింది కాబట్టి మీరు డెరివేషన్ R1 కు వెళితే R1 Rb Rc Ra Rb Rc R2 Rc Ra Ra Rb Rc మరియు R3 Ra Rb Ra Rb Rc అని చూడండి అంటే నేను చెప్పినట్లు గా ప్రక్కనే ఉన్న బ్రాంచ్ రెసిస్టెన్స్ యొక్క గుణకారం Ra Rb Rc అంటే అన్ని సందర్భాలలో మీ R1R2R3 కేసు లో భాగహారం లో Ra Rb Rc కామన్ గా ఉంటుంది కేవలం ప్రక్కనే ఉన్న బ్రాంచ్ రెసిస్టెన్స్ యొక్క గుణకారం తీసుకోవాలి అది మీ డెల్టా నుండి స్టార్ పరివర్తన కాబట్టి అంటే 45 46 మరియు 47 ఇది సమీకరణ సంఖ్య ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే స్టార్ మరియు డెల్టా నెట్వర్క్ యొక్క సూపర్పొజిషన్ లు ఈ విషయం ఇక్కడ చూపించబడ్డాయి ఇక్కడ అది చూపబడింది R1 తీసుకున్నప్పుడు ఈ 2 రెసిస్టెన్స్ Rb Rc ప్రక్కనే ఉన్న బ్రాంచ్ యొక్క గుణకారం Ra Rb Rc తో భాగించబడింది అదేవిధంగా R2 అనేది 2 రెసిస్టెన్స్ ప్రక్కనే ఉన్న బ్రాంచ్ యొక్క గుణకారం Ra Rc ను Ra Rb Rc తో భాగించాలి మరియు R3 అనేది 2 రెసిస్టెన్స్ ప్రక్కనే ఉన్న బ్రాంచ్ యొక్క గుణకారం Ra Rb ను Ra Rb Rc తో భాగించాలి అదే ఇక్కడ 45 46 లో వ్రాయబడినది గుర్తుంచుకోవడం సులభం ఒక అదనపు నోడ్ తటస్థంగా ఉంటుంది అది n ని చూస్తుంది అది AC సర్క్యూట్ కోసం చూస్తుంది ఇక్కడ కాదు మరొక అదనపు నోడ్ ఇక్కడ సృష్టించబడింది అది తరువాత చూస్తుంది కానీ మా ఈ విషయం కోసం AC సర్క్యూట్ విశ్లేషణ కానీ దీనిని వాస్తవానికి డెల్టా నుండి స్టార్ కు పరివర్తన అని పిలుస్తారు ఇప్పుడు స్టార్ నుండి డెల్టా పరివర్తనR1R2 మరియు R3 ఉన్నవని అనుకుందాం మరియు నేను Ra యొక్క వ్యక్తీకరణ ఏమిటి Rb యొక్క వ్యక్తీకరణ ఏమిటి Rc యొక్క వ్యక్తీకరణ ఏమిటో తెలుసుకోవాలి కాబట్టి డెల్టా పరివర్తనకు ఇప్పుడు ఎలా చేస్తాను ఇప్పుడు నేను నెట్వర్క్ కలిగి ఉన్నాను నేను డెల్టా నెట్వర్క్కు కన్వర్ట్ చేయాలి కాబట్టి ఆ సందర్భంలో స్టార్ నెట్వర్క్ కోసంసమానమైన డెల్టా నెట్వర్క్ ను సమీకరణం 45 46 మరియు 47 నుండి తీసుకుంటాము ఇక్కడ మనకు R1R2 మరియు R3 సమీకరణాలు ఉన్నాయి మీరు ఏమి చేయాలంటే R1R2 R2R3 మరియు R3R1 యొక్క కూడికని కనుగొనాలి R1R2 గుణించాలి R2R3 గుణించాలి మరియు R3R1 కూడా గుణించి మొత్తాన్ని కనుగొనాలి మీరు అలా చేస్తే అప్పుడు R1R2 R2R3 R3R1 Ra Rb RcRa Rb Rc Ra Rb Rc2 వస్తుంది కాబట్టి Ra Rb Rc రద్దవుతుంది అప్పుడు Ra Rb Rc Ra Rb Rc అవుతుంది ఇప్పుడు సమీకరణం 48 ను ప్రతి సమీకరణం 45 46 మరియు 47 తో భాగిస్తే అప్పుడు ఏమి అవుతుంది ఈ సమీకరణం 48ని ప్రతి దానితో ఈ విధంగా భాగించాలి 45 46 మరియు 47 లని ఈ సమీకరణం తో ఈ విధంగా భాగించాలి వీటిని పొందటానికి ఇది సరళమైన మార్గం ఇప్పుడు సమీకరణం 48 ను ప్రతి సమీకరణం 45 46 మరియు 47 తో భాగించాలి కాబట్టి మొదట సమీకరణం 48 ను 45 తో భాగించాలి అప్పుడు ఏమి లభిస్తుంది మీరు Ra R1R2 R2R3 R3R1 R1 ను పొందుతారు కాబట్టిమీరు ఏమి పొందుతారు Ra R1R2 R2R3 R3R1 R1 మరియు Rb R1R2 R2R3 R3R1 R2 మరియు Rc R1R2 R2R3 R3R1 R3 ను పొందుతారు కానీ ఎలా గుర్తుంచుకోవాలో నేను దానిని సరళీకృతం చేస్తాను ఈ విధంగా చేస్తే R1R2 R2R3 R3R1 ఈ అన్నీ సందర్భాలలో న్యూమరేటర్ ఒకే విధంగా ఉంటుంది కేవలం Ra కొరకు దీనిని R1 తో భాగహారం చేయాలి Rb కొరకు దీనిని R2 తో భాగహారం చేయాలిమరియు Rc కొరకు దీనిని R3 తో భాగహారం చేయాలి కాబట్టి సర్క్యూట్ని చూస్తే ఇది స్టార్ నుండి డెల్టా పరివర్తన కాబట్టి మీరు దీనిని Ra Rb మరియు Rc ను పరిశీలిస్తే దానిని చూస్తే Ra వాస్తవానికి న్యూమరేటర్ R1R2 R2R3 R3R1 ఒకే విధంగా ఉంటుంది ఇది R1 కాబట్టి దీన్ని ఎలా గుర్తుంచుకోవాలి కాబట్టి ప్రశ్న ఉదాహరణకు ఇది ఉంది మొదటి నేను R a తీసుకొని చేస్తున్నాను Ra అందులో ఏమి చేస్తున్నారు ఈ న్యూమరేటర్ R1R2 R2R3 R3R1 ఒకే విధంగా ఉన్నాయి దీనిని R1 తో భాగిస్తే Ra వస్తుంది కాబట్టి ఎదుటి బ్రాంచ్ ఇక్కడ ఇది R1 తో భాగించబడుతుంది ఇప్పుడు మరింత సరళీకృతం ఎలా చేస్తారు ఈ పదాన్ని R1 తో భాగహారం చేయాలి కాబట్టి అది R2 R2R3 R1 R3అవుతుంది అంటే Ra నేను ఈ విధంగా వ్రాయగలరు R2 R3 R2R3 R1 అంటేRa గుర్తుంచుకోవడం చాలా సాధారణ విషయం ఎందుకంటే R2 R3 R2R3 ఎదుటి రెసిస్టెన్స్ R1 మరొక మార్గం ఏమిటంటే Ra ఈ ప్రక్కనే ఉన్న బ్రాంచ్ ఈ రెసిస్టెన్స్ మొత్తం R2R3 R2R3ఈ ఎదుటి బ్రాంచ్ రెసిస్టెన్స్ R 1 కాబట్టి R2R3 R2R3R 1 ఈ విధంగా కూడా మీరు గుర్తుంచుకోగలరు నేను ఈ సరళమైన మార్గం R1R2 R2R3 R3R1 న్యూమరేటర్ ఒకే విధంగా ఉంటుందని చెప్పాను కాబట్టి R a కొరకు R1R2 R2R3 R3R1 ఇది కామన్ ఇది R1 చేస్తే పొందగలము అదేవిధంగా Rb ను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే అదేవిధంగా న్యూమరేటర్ ఒకే విధంగా ఉంటుంది వాస్తవానికి అది R2 ద్వారా భాగించబడుతుంది అదేవిధంగా Rc తీసుకున్నప్పుడు న్యూమరేటర్ ఒకే విధంగా ఉంటుంది వాస్తవానికి అది R3 తో భాగించబడుతుంది చాలా సులభం లేకపోతే Ra సరళీకరణ తర్వాత R2R3 R2R3R 1అదేవిధంగా R b మరియు Rc కొరకు కూడా సులభంగా చేయవచ్చు కాబట్టి ఈ విధంగా చేయడం చాలా సులభం ఇది ఎల్లప్పుడూ సరళమైనదని నేను భావిస్తున్నాను ఎందుకంటే R1R2 R2R3 R3R1 గుణకారం తీసుకుంటే మరియు ఇది అన్నింటికీ ఒకే విధంగా ఉంటుంది అన్నీ Ra Rb Rc లకు న్యూమరేటర్ ఒకే విధంగా ఉంటుంది కనుక ఇది Ra ఉన్నప్పుడు ఎదుటది R1 కాబట్టి R1 తో భాగహారం చేస్తాము ఇది Rb ఉన్నప్పుడు ఎదుటది R2 కాబట్టి R2 తో భాగహారం చేస్తాము అన్నింటికీ న్యూమరేటర్ అదే ఉంటుంది అదేవిధంగా ఇది Rc ఉన్నప్పుడు ఎదుటది R3 కాబట్టి R3 R2 తో భాగహారం చేస్తాము న్యూమరేటర్ అదే ఉంటుంది ఇది సరళమైనది మీరు దీనిని అర్థం చేసుకున్నారు అని ఆశిస్తున్నాను కాబట్టి దాన్ని పరిష్కరించాలి కాబట్టి ఈ విషయాన్ని ఎలా చేయాలో విషయాలు అర్థం చేసుకున్నారని ఆశిస్తున్నాను కాబట్టి ఇది స్టార్ నుండి డెల్టా కి మార్పిడి కి సంబంధించినది కాబట్టి డెల్టా నెట్వర్క్లోని ప్రతి రెసిస్టర్ విలువ కి సంబంధించినది నేను అండర్లైన్ చేసాను అంటే ప్రతి రెండు రెసిస్టర్ల కలయిక యొక్క మొత్తం కూడిక విలువని స్టార్ లో వ్యతిరేకంగా ఉండే రెసిస్టెన్స్ తో భాగహారం చేయాలి కాబట్టి ఇది సులభం ఈ సందర్భంలో స్టార్ మరియు డెల్టా నెట్వర్క్లు సమతుల్యం చేయాలంటే R1 R2 R3 R స్టార్ మరియు అన్నీ సమానంగా ఉన్నప్పుడు బ్యాలెన్స్ నెట్వర్క్ అంటారు మరియు Ra Rb Rc R డెల్టా అని అంటారు కాబట్టి అది సమీకరణం 53 కాబట్టి ఈ పరిస్థితి కింద అన్నీ ఒకేవిధంగా చేస్తే R డెల్టా మరియు R స్టార్ మరియు అన్ని ఒకేవిధంగా ఉంటే అప్పుడు సులభంగా మార్పిడి ద్వారా వీటిని కనుగొనవచ్చు Rస్టార్ R డెల్టా 3 మరియు మీరు స్టార్ నుండి డెల్టా డెల్టా నుండి స్టార్ కనుగొనవచ్చు కాబట్టి ఆ సందర్భంలో R స్టార్ R డెల్టా 3 లేదా R డెల్టా 3 R స్టార్ అవుతుంది కాబట్టి ఈ సమీకరణం నుండి అది దానికి వ్యతిరేకంగా ఉంటుంది R డెల్టా 3 R స్టార్ కాబట్టి అన్నీ R1R2R3 RaRb Rc అన్నీ సమానంగా ఉంటాయి ఆ సందర్భంలో ప్రతిక్షేపించి సరళీకృతం చేయండి స్టార్ లేదా డెల్టా నెట్వర్క్లు స్వయంగా సంభవిస్తాయి లేదా పెద్ద నెట్వర్క్లో ఒక భాగం గా ఉంటాయి వాటిని 3ఫేజ్ నెట్వర్క్ మ్యాచింగ్ నెట్వర్క్లు మరియు ఎలక్ట్రికల్ ఫిల్టర్ల లో ఉపయోగిస్తారు 3ఫేజ్ నెట్వర్క్ గురించి నేర్చుకునేటప్పుడు స్టార్ డెల్టా ను చూస్తారు కాబట్టి ఉదాహరణ తీసుకుందాం కాబట్టి చిత్రం 44 లో చూపిన సర్క్యూట్లో ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ Rab ను మరియు సోర్స్ పంపిణీ చేసిన పవర్ ను కనుగొనండి కాబట్టి ఈ సందర్భంలో మీరు కనుగొనవలసినది ఏమిటంటే వాస్తవానికి ఇది a టెర్మినల్ ఇది వాస్తవానికి b టెర్మినల్ మరియు వోల్టేజ్ సోర్స్ ఇవ్వబడుతుంది మరియు మొదట మీరు సర్క్యూట్ యొక్క ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ Rab అంటే ఏమిటో తెలుసుకోవాలి కాబట్టి దీన్ని ఎలా చేస్తారు ఇప్పుడు 10 మరియు 6Ω వాస్తవానికి సిరీస్లో ఉన్నాయి కాబట్టి ఇది 10 6 అవుతుంది కాబట్టి 10 మరియు 6 ఇవి సిరీస్లో ఉన్నాయి కాబట్టి ఇది 16 Ω అవుతుంది మరియు దానితో 48 పారలెల్ గా ఉంటుంది కాబట్టి 16 || 48 కాబట్టి ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ 16 48 16 48 Ω అవుతుంది అది ఏది వచ్చినా కాబట్టి తరువాత అదే ఉంది కాబట్టి నేను దానిని శుభ్రం చేద్దాం కాబట్టిఇక్కడ చూస్తే 10 6 ఈ విషయం మరియు 48 ఇప్పుడు పరిశీలిస్తే 10 మరియు 6 సిరీస్లో ఉన్నాయని నేను చెప్పాను కాబట్టి 16 మరియు 48 పారలెల్ గా ఉన్నాయి కాబట్టి ఈ 48 మరియు 16 పారలెల్ గా ఉంటాయి కాబట్టి ఈక్వివలెంట్ 12 Ω అవుతుంది కాబట్టిసర్క్యూట్ ఈ విధంగా వస్తుంది ఇది 12 Ω మరియు 12 Ω మరలా 18 Ω తో సీరీస్ లో ఉంటుంది కాబట్టి ఇక్కడ ఇది 12 మరియు 18 కాబట్టి మొత్తం 3030Ω 15 Ω తో పారలెల్ గా ఉంటుంది కాబట్టి 15 30 15 30 కాబట్టి ఇది 10 Ω కు సమానం మరియు పంపిణీ చేయబడిన పవర్ v2 Rab అని మీకు తెలుసు ఎందుకంటే ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ ఇది వాస్తవానికి Rab ఎందుకంటే ఈ టెర్మినల్ a ఈ టెర్మినల్ b కాబట్టి దీని ఈక్వివలెంట్ Rab దీని ఈక్వివలెంట్ Rab ఇది వాస్తవానికి ఈ టెర్మినల్ b కాబట్టి దీని ఈక్వివలెంట్ Rab కాబట్టి Rab 10 Ω ఎందుకంటే 1218 30 15 30 15 30 10Ω కాబట్టి 10 కాబట్టి దానిని శుభ్రపరుస్తాను కాబట్టి ఇది నిజానికి 40 వాట్ కాబట్టి దీని ద్వారా పంపిణీ చేయబడిన పవర్ 40 వాట్స్ మాత్రమే ఇప్పుడుతర్వాతది డెల్టా నెట్వర్క్ ను దాని ఈక్వివలెంట్ స్టార్ నెట్వర్క్ లోకి మార్చడం ఇది Ra 15 Ω అని Rb 20 Ω మరియు Rc 25Ω ఇవ్వబడుతుంది స్టార్ నుండి డెల్టా కు మార్చండి కాబట్టి ఇది వాస్తవానికి R1 R2R3 గీయబడింది కాబట్టి కొంచెం వేచివుండండి కాబట్టి ఇది abc లేదా abc అన్నీ గుర్తించబడతాయి కాబట్టి వాస్తవానికి ఇక్కడ ఉండటానికి ఇది Rc మరియు ఇక్కడ ఇది ఈ బ్రాంచ్ Ra డెల్టాకు మరియు ఈ బ్రాంచ్ ఈ విషయానికి Rb కాబట్టి ఇది 25 Ω 15Ω మరియు 20 Ω కాబట్టి ఇది నేను శుభ్రం చేస్తున్నాను కాబట్టి ఇప్పుడు 45 46 మరియు 47 సమీకరణాన్ని ఉపయోగిస్తే కాబట్టి R1 Rb Rc Ra Rb Rc అవుతుంది Ra Rb Rc అన్నీ ఇవ్వబడ్డాయి అప్పుడు ప్రక్కనే రెసిస్టెన్స్ గుణకారాన్ని ని Ra Rb Rc ద్వారా భాగహారం చేయండి కాబట్టి ఇది Rb Rc Ra Rb Rc అది ఏది వచ్చినా 20 25 15 20 25 కాబట్టి డినామినేటర్ 60 కాబట్టి ఇది 25 3 Ω అవుతుంది అదేవిధంగా R2 Ra Rc Ra Rb Rc మరియు డినామినేటర్ అదేవిధంగా ఉంటుంది కాబట్టి 25 1560 కాబట్టి 25 4 Ω క్షమించండి మరియు R3 Ra Rb Ra Rb Rc డినామినేటర్ అదేవిధంగా ఉంటుంది కాబట్టి ఇది మొత్తం 60 కాబట్టి 15 20 60 కాబట్టి 5 Ω అది డెల్టా నుండి స్టార్ మార్పిడి అవుతుంది కాబట్టిR1 R2R3 ని తీసుకొని డెల్టా కు మార్చుకునేందుకు ప్రయత్నిస్తే అదే విలువ పొందుతారు ఇప్పుడు మరొక విషయం ఏమిటంటే చిత్రం 48 లో చూపించిన T నెట్వర్క్ అంటే స్టార్ నెట్వర్క్ నుండి డెల్టా నెట్వర్క్ కు మార్చడం కాబట్టి ఇది స్టార్ దీనిని డెల్టాగా చేస్తుంది కాబట్టిఇది a b మరియు c ఇది T నెట్వర్క్ లేదా స్టార్ నెట్వర్క్ R1 R2 మరియు R3 అన్నీ 10 20 మరియు 30 Ω గా ఇవ్వబడ్డాయి ఇప్పుడు డెల్టా చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు కాబట్టిఇది వాస్తవానికి ఇది R1 ఇది R2 మరియు ఇది R3 కాబట్టి దానిని శుభ్రపరచడం కాబట్టి దీన్ని డెల్టాకు ఎలా మార్చాలో చూద్దాం కాబట్టి ఏమి తీసుకుంటుంది అన్నింటి యొక్క గుణకారం R1R2 R2R3 R3R1 స్టార్ కి వ్యతిరేక బ్రాంచ్ లో రెసిస్టెన్స్ కాబట్టి ఈ సందర్భంలో కూడా నేను ఎటువంటి లోపం చేయకూడదని అనుకుంటున్నాను కాబట్టిఇది R1 ఇది R2 మరియు ఇది R3 కాబట్టి ఇప్పుడు ఇది R1 ఇది R2 మరియు ఇది R3 ఉంది కాబట్టి స్టార్ ఇవ్వబడింది కాబట్టి దీన్ని డెల్టా గా చేసుకోవాలి కాబట్టి Ra R1R2 R2R3 R3R1 వ్యతిరేక పదం R1 న్యూమరేటర్ ఒకే విధంగా ఉంటుందని తెలుసు అదేవిధంగా Rb RC తెలుసుకోవచ్చు అన్ని విలువలు R1 R2 మరియు R3 ఇచ్చారు కాబట్టి సులభంగా లెక్కించవచ్చు కాబట్టి నేను దానిని శుభ్రం చేద్దాం కాబట్టి సమీకరణం 49 50 మరియు 51 ని చూస్తే Ra R1R2 R2R3 R3R1R1 కాబట్టి కేవలం 10 20 2030301010 ఇది 110 Ω వస్తుంది అదేవిధంగా Rb న్యూమరేటర్ అదేవిధంగా ఉంటుంది 20 కాబట్టి 55 Ω మరియు దీని న్యూమరేటర్ అదేవిధంగా ఉంటుంది 30 ఇది 1103 Ω అవుతుంది కాబట్టి చిత్రం 50 నెట్వర్క్ లోని Rab మరియు i ని కనుగొనాలి ఇక్కడ ఒక విషయం ఇక్కడ ఒక చిన్న లోపం ఉంది కాబట్టి ఇది వాస్తవానికి Rab ను కనుగొనవలసి ఉంటుంది అంటే ఈ Rab ఇక్కడ ఇది తెలుస్తుంది కాబట్టి ఇది లేదు అని నేను కట్ చేసాను కాబట్టి ఈ Rab ని కనుగొనాలి కాబట్టి చిత్రం లో పొరపాటున నేను కూడా ఇక్కడ అది చేసానని తెలుసు కానీ మీరు ఈ Rab ను కనుగొనాలి కాబట్టి దాన్ని ఎలా కనుగొనాలి కాబట్టి మరియు కరెంట్ I వోల్టేజ్ సోర్స్ 50 ఇవ్వబడుతుంది కాబట్టి 24 Ω 20 Ω మరియు 10 రెసిస్టర్ డెల్టా లో కనెక్ట్ చేయబడ్డాయి మరియు సరళత కొరకు డెల్టా నెట్వర్క్ భాగాన్ని స్టార్ నెట్వర్క్ కు మార్చాలి C అనేది 20 Ω 24 20 మరియు 10 కావచ్చు కాబట్టి 24 20 మరియు 10 ఇది ప్రాథమికంగా డెల్టా ఎందుకంటే C మరియు b ఇలా చేస్తే ఇది ఒక స్క్వేర్ లాగా తయారైంది కానీ ఇక్కడ ఇది డెల్టా కనెక్షన్ ఇక్కడ దీన్ని మీరు ఇలా చేస్తారు ఎందుకంటే నేను ఈ భాగాన్ని మాత్రమే కలుపుతున్నాను ఇది C ఇది మరియు ఇది ఒక టెర్మినల్ ఇది ఒక టెర్మినల్ నిజానికి నేను a డాష్ b డాష్ అని సూచించాలి అప్పుడు సమస్య ఉండదు కాబట్టి ఇక్కడ ఇది a డాష్ ఇక్కడ ఇది b డాష్ మరియు ఇది 10 Ω మరియు ఇది 10 Ω మరియు ఇక్కడ కూడా 30Ω మరియు ఇక్కడ 50 Ω కనెక్ట్ చేయబడింది కాబట్టి ఇది వాస్తవానికి ఇది డెల్టాలో ఉంది కాబట్టి 10 24 20 కాబట్టి నేను ఇప్పుడు నేరుగా స్టార్ లోకి మార్చవచ్చు కాబట్టి స్టార్ లోకి ఎలా మార్చాలో మీకు తెలుసు కాబట్టి సులభంగా చేయవచ్చు కాబట్టి దీనిని లెక్కిస్తే అది ఈ వైపు 8 888 వస్తుంది ఎందుకంటే దీన్ని చేసిన వెంటనే ఆ 24 10 మరియు 20 డెల్టా నుండి స్టార్ మార్పిడి అని చూస్తారు కాబట్టి అది 13అవుతుంది మరియు ఇది 13Ω ఎందుకంటే మీరు స్టార్ చేసిన వెంటనే13 తో పాటు వేరే ఏదో కనుగొంటారు అది సీరీస్ లో ఉంటుంది మరియు మరొక రెండు ఏమిటంటే 8 88 వస్తుంది కాబట్టి 4 44 వస్తుంది కాబట్టి ఇది డెల్టా నుండి స్టార్ కి మార్చిన తరువాత ఇలా వస్తుంది మరియు ఇది ఇతర భాగం 8 88 మరియు 3 703 కాబట్టి ఈ 4 444 Ω 13Ω తో సీరీస్ లో ఉంటుంది మరియు ఇది 30Ω తో సీరీస్ లో ఉంటుంది మరియు ఇది 50Ω తో సీరీస్ లో ఉంటుంది దీన్ని దయచేసి సొంతగా చేయండి మీరు దీనిని డెల్టా గా చేయడానికి కొంచెం వేచివుండండి ఇది డెల్టా అని తెలుసు కాబట్టిదీని గురించి మర్చిపోండి ఇది 10 నేను దీన్ని ఇలా చేస్తే ఇది 10 Ω ఉదాహరణకు ఈ విషయం గురించి మరచిపోండి ఇది స్టార్ అని అనుకుందాం కాబట్టిఇక్కడకు ఏది వచ్చినా అది సీరీస్ లో ఉంటుంది ఇక్కడకు ఏది వచ్చినా అది 30 తో సీరీస్ లో ఉంటుంది మరియు ఇక్కడకు ఏది వచ్చినా అది 50 తో సీరీస్ లో ఉంటుంది అవి మీకు వచ్చినవి 4 444 8 88 మరొకటి ఎంత ఉందో నేను చూడాలి కాబట్టి అది విషయం కాబట్టి ఏమైనప్పటికీ దీన్ని శుభ్రపరచడం కాబట్టి ఈ విధంగా ఇది ఇప్పుడు ఈ 2 వస్తుంది మరియు ఈ 2 పారలెల్ గా ఉన్నాయి ఎందుకంటే పారలెల్ గా ఉంది కాబట్టి 38 888 మరియు 53 703 ఈ 2 పారలెల్ గా ఉన్నాయి అక్కడ ఈక్వివలెంట్ కనుగొనండి మరియు ఈ 13Ω 4 444 విలువ 17 444 అవుతుంది అక్కడ ఈక్వివలెంట్ 22555 Ω అవుతుంది అక్కడ 30 మరియు 8 888 సిరీస్లో వున్నాయి కాబట్టి 38 888 అవుతుంది 50 మరియు 3 703 సిరీస్లో వున్నాయి కాబట్టి 53 703 అవుతుంది కాబట్టి38 703 అది నిజానికి 22 555 Ω వస్తుంది కాబట్టి దీనికి పారలెల్ గా ఉన్నందున ఇది కామన్ నోడ్ కాబట్టి ఈ నోడ్ ఒక కామన్ నోడ్ కాబట్టి అవి పారలెల్ గా ఉంటాయి కాబట్టి నన్ను శుభ్రం చేద్దాం కాబట్టి ఇప్పుడు ఈ రెండింటిని 17 44 ను కలిపితే అది 40 Ω అని కనుగొంటారు కాబట్టి దీన్ని కలిపితే అది వాస్తవానికి 40 Ω అవుతుంది కాబట్టి i 50 40 వోల్ట్ 50 వోల్ట్ ఒక సోర్స్ కాబట్టి కరెంట్ 1 25 ఆంపియర్ వస్తుంది